మునుపటి ఉపన్యాసంలో మనము పవర్ డివైడర్లు మరియు కాంబినర్ల గురించి చర్చించాము కాబట్టి మనము 2 వే ఈక్వల్ పవర్ డివైడర్తో ప్రారంభించి చివరికి దాని S మ్యాట్రిక్స్ ను పొందాము వాస్తవానికి ఇది మంచి పవర్ డివైడర్ అని మనము చూశాము కాని మంచి పవర్ కంబైనర్ కాదు ఎందుకంటే మనము పోర్ట్ 2 వద్ద ఇన్పుట్ ఇస్తే అప్పుడు నాల్గవ వంతు పవర్ రిఫ్లెక్ట్ అవుతుంది నాల్గవ వంతు పవర్ పోర్ట్ 3 కి వెళుతుంది మరియు ½ పవర్ పోర్ట్ 1 కి వెళుతుంది సరే కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ మంచిది కాదు మరియు రెండు పోర్టుల మధ్య కప్లింగ్ ఉంది దీని అర్థం ఈ రెండు పోర్టుల మధ్య ఐసోలేషన్ మంచిది కాదు కానీ 2 వే తరువాత మనము 3 వే ను చూశాము మరియు మనము 3 వే కోసం Z1 Z2 Z3 86 పరిగణించాము మనము 4 వే పవర్ డివైడర్ కోసం రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను చూశాము ఒక కాన్ఫిగరేషన్ ఒక λ 4 సెక్షన్ను మాత్రమే కలిగి ఉంది రెండవ కాన్ఫిగరేషన్ 2 λ 4 సెక్షన్ ను కలిగి ఉంది సాధారణంగా ఇది ఈ నిర్దిష్ట సెక్షన్ తో పోలిస్తే ఈ నిర్దిష్ట డిజైన్ మరింత బ్యాండ్విడ్త్ కలిగి ఉంటుంది ఆపై మనము రెసిస్టర్తో ఉన్న ఈక్వల్ పవర్ డివైడర్ను చూశాము మరియు ప్రాథమికంగా రెసిస్టర్ విలువ 100 Ω కు సమానం వాస్తవానికి మనము ఈవెన్ మరియు ఆడ్ మోడ్ ఎనాలసిస్ గురించి చర్చించినప్పుడు మీరు ఈ విలువ పరిగణలోకి ఎలా వస్తుందో అర్థం అవుతుంది కాబట్టి మీరు ఒకటి లేదా రెండు ఉపన్యాసాల కోసం వేచి ఉండాలి కాబట్టి ఈ ఐసోలేషన్ రెసిస్టెన్స్ ను ఎంచుకోవడం ద్వారా S22 కూడా 0 అవుతుందని S33 కూడా 0 అవుతుందని మనం చూడవచ్చు మరియు పోర్ట్ 2 నుండి పోర్ట్ 3 కు మధ్య కప్లింగ్ 0 ఉంటుంది దీని అర్థం పోర్టు 2 మరియు 3 మధ్య ఐసోలేషన్ బాగుంది అప్పుడు మనము పవర్ కంబైనర్ గా ఉపయోగించినప్పుడు కూడా చర్చించాము కాబట్టి మనం ఇక్కడ 1 W 1 W ఇక్కడ పెడితే 2 ఇన్పుట్ పవర్ లు ఈక్వల్ ఫేజ్ ను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవాలి సరే వాటికి ఈక్వల్ ఆంప్లిట్యూడ్ లేకపోయినప్పటికీ కరెంట్ ప్రవహిస్తుంది మీరు 1 W ఇక్కడ ఇస్తే మరియు 0 8 W ఇక్కడ ఇస్తున్నారని అనుకుందాం కాబట్టి ఏమైనప్పటికీ సంబంధిత V2 V3 వలె ఉండదు కాబట్టి రెండు వోల్టేజీలు ఒకేలా ఉండవు అప్పుడు కరెంట్ రెసిస్టర్ ద్వారా ప్రవహిస్తుంది మరియు రెసిస్టర్లో డిసిప్పేషన్ ఉంటుంది మరియు ఫేజ్ ఇక్కడి నుండి ఇక్కడకు ఎలా క్యాన్సిల్ అవుతుందో నేను ప్రస్తావించాను ఇది 1800 మరియు ఇక్కడ నుండి ఇక్కడకు ఫేజ్ డిఫరెన్స్ సుమారు 0 ఉంటుంది ఇది చాలా తక్కువ అని పరిగణించినప్పుడు ఇక్కడ అవుట్పుట్ 0 అవుతుంది ఇప్పుడు ఆ తరువాత మనము ఉదాహరణ చూసాము కాబట్టి ఇది ఫ్యాబ్రికేట్ చేయబడి ఉన్నది మరియు ఇది 4 వే ఈ యొక్క PCB లేఅవుట్ నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను మీరు పోర్టులను ఎల్లప్పుడూ ఈ వైపు మాత్రమే ఉంచవలసిన అవసరం లేదు కాబట్టి మీకు కొంచెం భిన్నమైన ఆలోచన ఇవ్వడానికి 2 పోర్టులు ఈ వైపు మరియు 2 పోర్టులు ఈ వైపు ఉంచవచ్చు అది ఆమోదయోగ్యం అని అనుకుందాం కాబట్టి ఇక్కడ నుండి ఈ సెక్షన్ అవసరం లేదు ఇక్కడ నుండి మాత్రమే వాస్తవానికి మీరు ఈ విధంగా పవర్ డివైడర్ను ఉపయోగించవచ్చు మరియు ఇక్కడ నుండి మీరు ఇలాంటి పవర్ డివైడర్ను ఉపయోగించవచ్చు తర్వాత మీరు ఇక్కడ కనెక్టర్ని కలిగి ఉండవచ్చు కాబట్టి వాస్తవానికి మొత్తం PCB సైజ్ ఇప్పుడు ఇంత మాత్రమే ఉంటుంది కాబట్టి అవసరం బట్టి ప్రజలు కోరుకునే దాన్నిబట్టి లేదా అప్లికేషన్ కి 4 పోర్టు ఒకే వైపు ఉండాలని అవసరమైతే ఇది ఒక పరిష్కారం కానీ ఒకవేళ 2 పోర్టులు ఈ వైపు ఉంటే మరియు 2 పోర్టులు ఈ వైపు ఉంటే సాపేక్షంగా చిన్న PCB ని ఇస్తుంది మరియు చిన్న PCB అంటే బాక్స్ పరిమాణం చిన్నదిగా ఉంటుంది మరియు ఖర్చు కూడా తక్కువ అని అర్థం కాబట్టి ఈ పవర్ డివైడర్ యొక్క ప్రాక్టికల్ రియలైజేషన్ ను ఇప్పుడు చూద్దాం కాబట్టి వాస్తవానికి FR4 సబ్స్ట్రేట్ ను ఉదాహరణగా తీసుకుంటే ఇది నార్మల్ గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ దీనిని సాధారణంగా పిసిబి తయారీకి లేదా మీ మొబైల్ ఫోన్లు లేదా ల్యాప్టాప్ కోసం FR4 సబ్ స్ట్రేట్ ను ఉపయోగిస్తారు ఇవి అందుబాటులో ఉంటాయి మరియు అవి చాలా చౌకగా ఉంటాయి కాబట్టి εr 4 4 మనము తీసుకున్నాము వాస్తవానికి εr 4 నుండి 4 6 వరకు ఉంటుంది కాబట్టి మీకు తెలుసా దయచేసి ముందు సరి చూసుకోండి మీరు ఈ ప్రత్యేకమైన వస్తువును ఉపయోగించడం ప్రారంభించండి ఇక్కడ మనము సబ్స్ట్రేట్ తిక్నెస్ 0 8 mm ఉపయోగించాము మరియు ఈ ప్రత్యేకమైన సబ్స్ట్రేట్ tan డెల్టా విలువను ను 0 02 గా కలిగి ఉంది tan డెల్టా 0 01 నుండి 0 025 వరకు ఉన్న FR4 సబ్స్ట్రేట్ లు చాలా ఉన్నాయి అని ప్రస్తావిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ పర్టిక్యులర్ సిమ్యులేషన్ ను మనము IE3D సాఫ్ట్వేర్ను ఉపయోగించి చేసాము కాబట్టి ఇక్కడ మన దగ్గర ఏమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ పోర్ట్ 1 నిర్వచించబడింది ఇది పోర్ట్ 2 మరియు పోర్ట్ 3 ఇక్కడ ఉంది మరియు మీరు దానిని చూడవచ్చు ఇక్కడ 2 పోర్టులు నిర్వచించబడ్డాయి పోర్ట్ 4 మరియు 5 ఉన్నాయి ఇవి ప్రాథమికంగా ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంచడం అవుతుంది వాస్తవానికి IE3D లో మీకు వాస్తవానికి రెండు వేర్వేరు విషయాలు ఉన్నాయి మొదటిది mgrid ఇది లే అవుట్ మరియు సిమ్యులేషన్ కోసం ఉపయోగిస్తారు తరువాత మీరు సిమ్యులేషన్ రిజల్ట్స్ ను ప్రాసెసింగ్ చేయవచ్చు కాబట్టి దానిని మాడువా అంటారు ఆపై మాడువా లో మీరు పోర్టుల 4 మరియు 5 వీటిని భర్తీ చేయవచ్చు మరియు ఇక్కడ 100 Ω రెసిస్టర్ను కనెక్ట్ చేయవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఏ రిజల్ట్స్ ను పొందుతామో చూద్దాం కాబట్టి మీకు εr 4 4 మరియు మనము 900 MHz దగ్గరలో ఈ ప్రత్యేకమైన విషయాన్ని డిజైన్ చేశాం కాబట్టి మనము 900 MHz వద్ద వేవ్ లెంగ్త్ ఎంత అంటే సుమారు 33 సెం మీ దానిని 4 ద్వారా డివైడ్ చేస్తుంది అది సుమారు 8 cm దీనిని ϵe డివైడ్ చేస్తే మరియు మీరు నిజంగా ఈ పోర్టుతో సహా టర్మినేట్ చేస్తారు ఇక్కడ మొత్తం పొడవు 57 5 mm ఉంటుంది సరే కాబట్టి మీరు 2 కన్నా కొంచెం ఎక్కువని చెప్పగలరు" సరే కాబట్టి ఇప్పుడు సిమ్యులేషన్ రిజల్ట్స్ చూద్దాం కాబట్టి మీరు ఇక్కడ ఇన్ పుట్ 1 ను చూడవచ్చు కాబట్టి పోర్ట్ 2 మరియు పోర్ట్ 3 కాబట్టి ఇక్కడ S21 S31 ఆకుపచ్చ రంగు ద్వారా చూపబడింది ఇది 3 2 dB ఐడియల్ గా అది 3 dB మరియు 3 dB ఉండాలి కాని మనము లాస్సీ సబ్స్ట్రేట్ ఉపయోగించినందున కొన్ని లాస్ లు ఉంటాయి మరియు అందుకే 3 3 కు బదులుగా 3 2 dB వస్తుంది ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ చూద్దాం కాబట్టి రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ ప్లాట్ లు ఈ పర్పుల్ రంగు ద్వారా ఇక్కడ చూపించబడ్డాయి మరియు నేను ఇక్కడ బ్యాండ్విడ్త్ 20 dB గురించి ప్రస్తావించాను S11 20dB వాస్తవానికి 1 ప్రతిబింబించే పవర్ ని సూచిస్తుంది సరే కాబట్టి అందుకే ఈ విలువలు కూడా తక్కువ అవుతాయి కాబట్టి 1 పవర్ రిఫ్లెక్ట్ అవుతుంది మిగిలినది ప్రసారం చేయబడుతుంది కాబట్టి మీరు ఇక్కడ నుండి ఇక్కడ నుండి విలువను చదవవచ్చు నేను 20 dB వద్ద క్షితిజ సమాంతర రేఖ ను గీశాను మరియు పొందిన బ్యాండ్విడ్త్ సుమారు 36 అని చూడవచ్చు కాబట్టి కేవలం ఈ బ్యాండ్విడ్త్ 900 MHz ని కవర్ చేయడానికి సరిపోతుంది ఎందుకు మనం 900 ని తీసుకున్నామో కూడా నేను మీకు చెప్తాను కాబట్టి మనకు GSM 900 బ్యాండ్ ఉంది ఇది 890 నుండి 960 వరకు ఉంది మన వద్ద CDMA కూడా ఉంది ఇది 820 నుండి 890 వరకు ఉంటుంది కాబట్టి మీరు నిజంగా చూస్తే ఈ బ్యాండ్ 820 నుండి 960 వరకు ఉంటుంది ఇది CDMA మరియు GSM 900 బ్యాండ్ రెండింటినీ కవర్ చేస్తుంది మరియు మాకు తగినంత మార్జిన్ కూడా వస్తుంది ఇప్పుడు దీనికి మరియు దీనికి మధ్య ఐసోలేషన్ ఏమిటో చూద్దాం కాబట్టి ఈ ఐసోలేషన్ కర్వ్ మీరు చూడవచ్చు మరియు ఈ ఐసోలేషన్ కర్వ్ రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ కర్వ్ యొక్క కనిష్టానికి పోలిస్తే కొద్దిగా మార్చబడిందని మీరు చూడవచ్చు దానికి కారణం ఇది నిర్దిష్ట పొడవు 0 కాదు దీనికి పరిమిత పొడవు ఉంటుంది సరే కాబట్టి ఏమి జరుగుతుందో ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ వద్ద ఇది 1800 సరే కాని ఇది 0 కాదు కాబట్టి ఏమి జరుగుతోంది అందువల్ల ఈ నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో పర్ఫెక్ట్ క్యాన్సిలేషన్ జరగడం లేదు అయితే కొద్దిగా భిన్నమైన ఫ్రీక్వెన్సీ వద్ద జరుగుతుంది కాబట్టి నేను ఈ ప్రత్యేకమైన విషయాన్ని మీకు చూపించాను ఈ ప్రత్యేక పరిమాణం ఏమి చేయగలదో అది వాస్తవానికి దీనిని మార్చగలదు S22 మరియు S33 అంటే ఏమిటో కూడా చూద్దాం S22 మరియు S33 నిజానికి చాలా మంచిది నేను చెప్పేదాన్ని 20 dB బ్యాండ్విడ్త్ ఇక్కడ చూడవచ్చు అప్పుడు ఇవి చాలా తక్కువగా ఉన్నాయి సరే అంటే S22 S33 అంటే నేను నిజంగా 20 dB వద్ద చూస్తే ఈ బ్యాండ్విడ్త్ చాలా ఎక్కువగా ఉంది సరే కాబట్టి అవుట్ పుట్ పోర్టులలో సరిపోలిక వాస్తవానికి చాలా మంచిది సరి పోలిక ఇన్ పుట్ పోర్ట్ వద్ద లేదా ఈ ఐసోలేషన్ కూడా890 నుండి 960 MHz వరకు చాలా మంచిది కాబట్టి ఇప్పుడు ఈ మైక్రోస్ట్రిప్ లైన్ల లేఅవుట్ చాలా ముఖ్యం ఇక్కడ మనము ఇవి స్ట్రైట్ లైన్ లాగా ఉండే లే అవుట్ మీకు చూపించాము మనం వేరే రకం లేఅవుట్ ఉపయోగిస్తే ఏమి జరుగుతుందో చూద్దాం ఇక్కడ స్ట్రైట్ లైన్ కు బదులుగా ఈ విధమైన వృత్తాకార రింగ్ లైన్ మనం ఉపయోగించాము కొంత భాగం ఇక్కడ నుండి తొలగించబడుతుంది కాబట్టి మీరు ఇప్పుడు వృత్తాకార రింగ్ ఉపయోగిస్తే దీని పొడవు λ 4 కాబట్టి ఇప్పుడు మొత్తం పొడవు నుండి తగ్గించబడిందని మనం చూడవచ్చు మునుపటి కేసును గుర్తుంచుకుంటే పొడవు 57 5 మరియు ఇప్పుడు అది 36 6 గా ఉంది అంటే పరిమాణం తగ్గింది అవును ఈ పరిమాణం కొద్దిగా పెరిగిందని మీరు చెప్పవచ్చు కాని అప్పుడు కనెక్టర్లను ఇక్కడ కనెక్ట్ చేయాలి మరియు అది కొంత స్థలాన్ని ఆక్రమిస్తుంది సరే కాబట్టి ఈ నిర్దిష్ట డైరెక్షన్ లో కొద్దిగా కాంపాక్ట్గా రియలైజ్ చేయవచ్చును ఇప్పుడు ఈ సిమ్యులేషన్ ఐసోలేషన్ రెసిస్టెన్స్ లేకుండా జరుగుతుంది మీరు అక్కడ న్ఐసోలేషన్ రెసిస్టెన్స్ లేదు అని చూడ వచ్చు మీరు ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంచకపోతే ఏమి జరుగుతుందో మీకు చూపిస్తాను కాబట్టి ఈ సందర్భంలో మీరు S21 S31 3 17 ను చూడవచ్చు అంతకుముందు ఇది 3 2 dB కాబట్టి పర్ఫామెన్స్ దాదాపు సిమిలర్ గా ఉంటుంది ఇప్పుడు మీరు S22≅ S32 ను చూడవచ్చు మీరు ఇక్కడ నుండి కర్వ్ ను చూడవచ్చు ఇవి దాని కోసం కర్వ్ లు మరియు అది 6 dBకి సమానం కాబట్టి 6 dB అనగా ¼ వంతు పవర్ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది మరియు ¼ వంతు పవర్ ఇక్కడకు పోతోంది కాబట్టి ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం మీరు ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంచినట్లయితే ఇప్పుడు అదే రింగ్లో ఇక్కడ మనం 2 పోర్టులు ని నిర్వచించామని మీరు చూడవచ్చు మరియు తరువాత మాడువా లో ఈ రెండు పోర్టులను తొలగించి మరియు మనము రెసిస్టెన్స్ ను ఉంచాము ఇది IE3D సాఫ్ట్వేర్ యొక్క మాడువా భాగం అని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి మీరు ఆ పోర్ట్ 1 2 3 ను చూడవచ్చు ఇక్కడ 4 మరియు 5 లను పెట్టండి మనము దానిని తొలగించాము మరియు రెసిస్టెన్స్ R1 100 Ω ను సబ్స్టిట్యూట్ చేసాము కాబట్టి పనితీరు ఏమిటో ఇప్పుడు చూద్దాం S21 S31 అవి అలాగే దీనికి ముందు లాగే ఉన్నాయని చూడవచ్చు ఇది 3 17 dB ఇప్పుడు S32 చూద్దాం S32 ఈ కర్వ్ ఇక్కడ ఉంది నీలం రంగులో చూపబడింది S22 ఇక్కడ ఉంది ఈ మొత్తం బ్యాండ్విడ్త్లో S22 చాలా బాగుందని మీరు చూడవచ్చు మరియు S11 2 అంటే ఏమిటి ఈ బ్యాండ్విడ్త్ మునుపటి సందర్భంలో మాదిరిగానే ఉంటుంది ఎందుకంటే ఐసోలేషన్ రెసిస్టెన్స్ జోడించడం ద్వారా నిజంగా ఏమీ జరగదు కానీ ఏమి మెరుగుపడింది S22 మెరుగుపడింది S32 మెరుగు అయింది సరే మరియు కూడా ఇప్పుడు ఈ నిర్దిష్ట పొడవు మనము తీసుకున్న టాపర్డ్ విభాగంతో పోలిస్తే తగ్గించబడింది కాబట్టి ఇప్పుడు దిగువ ఉన్న రెండు పీక్ లు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయని మనం చూడవచ్చు మీరు ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ చాలా తక్కువగా ఉందని చూడవచ్చు కాబట్టి మనం ఐడియల్ గా ఉండటానికి 0 కి దగ్గరగా లేదా ఇంకా కొంచెం చిన్నదిగా చేయగలిగితే ఈ రెండూ ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి ఇప్పుడు మరొక డిజైన్ను 2 వే బ్రాడ్బ్యాండ్ పవర్ డివైడర్ను చూద్దాం కాబట్టి మనము ఇప్పటికీ అదే FR4 సబ్స్ట్రేట్లను ఉపయోగించారు కనుక ఇది అదే కానీ ఇప్పుడు మీరు రింగ్ పవర్ డివైడర్ యొక్క 1 λ 4 సెక్షన్ ను ఉపయోగించకుండా మనము 2 λ 4 సెక్షన్ లను ఉపయోగించాము మరియు నేను ఈ కాంబైనర్ టర్మ్ ను జోడించాను ఎందుకంటే మనము ఇక్కడ ఐసోలేషన్ రెసిస్టెన్స్ ఉంచాము ఇప్పుడు మనము ఇక్కడ రెండు వేర్వేరు విషయాలను నిర్వచించాలి కాబట్టి ఇవి ఇక్కడ ఉన్న పోర్ట్ లు మరియు ఇవి ఇక్కడ ఉన్న పోర్ట్ లు మీరు చూడవచ్చు మరియు ఇక్కడ మీరు ఆ పోర్ట్ 1 ను చూడవచ్చు ఇది పోర్ట్ 2 పోర్ట్ 3 చూడవచ్చు కాబట్టి పోర్ట్ 4 మరియు 5 ల మధ్య రెసిస్టెన్స్ 200 Ω ఉంచాము ఇక్కడ ఇది 70 కాబట్టి ఇది ప్రాథమికంగా రెండు సెక్షన్ లను ఉపయోగించి పవర్ డివైడర్ బ్యాండ్విడ్త్ను మెరుగుపరచడం కోసం పవర్ కాంబైనర్ బ్యాండ్విడ్త్ మెరుగుపరచడానికి ఈ రెండు ఐసోలేషన్ రెసిస్టెన్స్ లు అవసరం కాబట్టి ఇప్పుడు S21 S31 అంటే ఏమిటో చూద్దాం ఇది ఇప్పుడు 3 3 dB మీరు గుర్తుచేసుకుంటే ఈ రింగ్లో ఒక దానికి 3 17 ఇవ్వబడింది కాబట్టి ఇప్పుడు మాకు అదనపు విషయం ఉంది కాబట్టి మాకు కొంచెం ఎక్కువ లాస్ ఉంది

కాబట్టి అందుకే పాత్ లాస్ పెరిగింది కాబట్టి అందుకే ఇది 3 ఇప్పుడు S11 20 dB ని చూద్దాం ఇది వాస్తవానికి మనం ఇక్కడ చూపించిన దానితో పోలిస్తే చాలా బ్రాడర్ ఫ్రీక్వెన్సీ స్కేల్ కాబట్టి స్కేల్ ఏమిటో మీరు చూడాలి కాని నేను ఇక్కడ సంఖ్యలని ఇచ్చాను కాబట్టి S11 20 dB కొరకు మీరు ఇక్కడ చూడవచ్చు ఇది ఐసోలేషన్ వాస్తవానికి ఇప్పుడు చాలా బాగుంది ఇది S11 కన్నా విస్తృతమైనది కాబట్టి S32 20 మరియు S22 కూడా ఈ మొత్తం పరిధిలో 25 dB కన్నా తక్కువ మీరు ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయంని 618 నుండి 1068 వరకు ఇస్తున్నట్లు చూడవచ్చు కాబట్టి మీరు పర్సంటేజ్ బ్యాండ్విడ్త్ను లెక్కించగలిగితే అది 53 అవుతుంది మనము ఎలా పర్సంటేజ్ బ్యాండ్విడ్త్ను లెక్కించాలి ఇది నిజంగా సులభం పర్సంటేజ్ బ్యాండ్విడ్త్ బ్యాండ్విడ్త్f0 100 కాబట్టి బ్యాండ్విడ్త్ లెక్కించడానికి ఈ రెండు రెండు విషయాల మధ్య తేడా తీసుకోండి మరియు f0 ఈ రెండు విషయాల మధ్య సెంటర్ ఫ్రీక్వెన్సీ మరియు సెంటర్ ఫ్రీక్వెన్సీ నుంచి ఈ రెండింటి సమ్ చేసి దీనిని 2 తో భాగించడం ద్వారా తెలుసుకోవచ్చు కాబట్టి అది 53 గా వస్తుంది కాబట్టి మనము గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ను డిజైన్ చేయాల్సిన అవసరం లేదని ఇది లాసీ సబ్స్ట్రేట్ అని తెలుసు మీకు మంచి పనితీరు కోసం మంచి నాణ్యమైన సబ్స్ట్రేట్ అవసరమయ్యే అప్లికేషన్ లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీకు చెప్పడానికి 2 8 GHz డిజైన్ ఉదాహరణ నిజానికి ఈ ప్రత్యేక విషయం రక్షణ సంస్థ యొక్క ఒక అవసరం కాబట్టి మనము ఇక్కడ డ్యూరాయిడ్ సబ్స్ట్రేట్ను ఉపయోగించాము ఇది చాలా తక్కువ టాన్ డెల్టాను కలిగి ఉంది ఎందుకంటే ఇది 0 33 మనము అంతకుముందు 0 8 mm ఉన్న సబ్స్ట్రేట్ థిక్నెస్ ను తీసుకున్నాము సరే కాబట్టి ఇప్పుడు εr 2 33 తగ్గినందున అది εr 2 33 4 4 తో పోల్చినప్పుడు 50 Ω లైన్ యొక్క వెడల్పు పెరుగుతుంది కాబట్టి మళ్ళీ ఐసోలేషన్ రెసిస్టెన్స్ మునుపటి లా ఇక్కడ 100 Ω గా ఉంది కాబట్టి మనము ఈ సర్క్యులర్ రింగ్ ఉపయోగించామని మీరు చూడవచ్చు కాబట్టి మనం రిజల్ట్స్ చూద్దాం కాబట్టి ఇది సిమ్యులేటెడ్ రిజల్ట్ డిజైన్డ్ ఫ్రీక్వెన్సీ దాదాపు 2 8 GHz ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఏమి పొందామో చూద్దాం S21 S 1 3 06 dB సరే కాబట్టి 3 dB కి బదులుగా మనము 3 06 dB పొందాము ఎందుకంటే అక్కడ కొన్ని లాస్సెస్ వచ్చాయి ఇవి ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తాయి అక్కడ అ ప్రింజింగ్ ఫీల్డ్స్ఉన్నాయి ఇవి చిన్న రేడియేషన్ లాస్సెస్ కు కూడా కారణం కావచ్చు సరే కాబట్టి కానీ ఇప్పటికీ ఐడియల్ గా 3 ఇది 3 06 గా ఉంది ఇప్పుడు మీరు దీనిని 3 06 బదులుగా లాస్సీ సబ్స్ట్రేట్తో పోల్చినట్లయితే మాకు 3 17 వచ్చింది కాబట్టి నిజంగా మాట్లాడితే తేడా 0 1 dB మాత్రమే ఉన్నది కాబట్టి ఒకరు ఇప్పటికీ తక్కువ ఖర్చుతో వున్నదానిని ఉపయోగించవచ్చు మరియు మనం వీటిని రక్షణ సంస్థ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ కోసం డిజైన్ చేసినప్పుడు వాటి పని తీరు చాలా ముఖ్యం ఖర్చు అంత ముఖ్యమైనది కాదు అయితే మనము టెలికాం ఆపరేటర్ బ్యాండ్ CDMA GSM 900 1800 3G లేదా 4G లేదా Wi Fi బ్యాండ్ లాంటి కమర్షియల్ అప్లికేషన్స్ కోసం డిజైన్ చేసినప్పుడు సాధారణంగా మనము ఆ ప్రత్యేక సందర్భంలో తక్కువ ఖర్చుతో కూడిన సబ్స్ట్రేట్ ను ఉపయోగిస్తాము కాబట్టి నిజంగా ఏమి జరుగుతుందో ఇప్పుడు మీకు కొద్దిగా ఆలోచన ఉంది కాబట్టి ఈ సందర్భంలో మీరు మళ్ళీ S11 2 ను చూడవచ్చు కాబట్టి ఇది S11 మరియు S32 ఇక్కడ ప్లాట్ చేయబడింది మీరు మ్యాచింగ్ సరిగ్గా జరిగిందని మీరు చూడవచ్చు ఇక్కడ సైజ్ చాలా చిన్నదని మరియు S22 మళ్ళీ చాలా పెద్దదిగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ అన్ని పారామితుల కోసం ఇక్కడ పొందిన బ్యాండ్విడ్త్ 2 36 నుండి 3 25 వరకు ఉంటుంది మరియు ఇది సుమారు 32 కాబట్టి ఇది చాలా ఎక్కువ బ్యాండ్విడ్త్ సరే కాబట్టి ఇప్పుడు ఈ క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ను ఉపయోగించటానికి బదులుగా కొన్నిసార్లు మనం లంపుడ్ L మరియు C ఎలిమెంట్స్ లను కూడా ఉపయోగించవచ్చు సరే మరియు ముఖ్యంగా సైజుని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది మరియు మీరు 100 MHz 100 వద్ద 100 MHz డిజైన్ చేయాలి అనుకుంటున్నారు అనుకోండి వేవ్ లెంగ్త్ ఎంత అది 3 మీటర్లు λ 4 అంటే ఎంత అది 75 సెం మరియు మీరు చాలా ఎక్కువ డైఎలక్ట్రిక్ కాన్స్టాంట్ సబ్స్ట్రేట్ ఉపయోగిస్తే సైజ్ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఆ అప్లికేషన్స్ లో కొన్నింటిలో లంపుడ్ L మరియు C ఎలిమెంట్స్ ను ఉపయోగించడం మంచిది ఇవి మనకు కావలసిన పర్ఫార్మెన్స్ ను ఇస్తాయి అయితే ఇక్కడ నేను 1 5 GHz వద్ద ఒక డిజైన్ ను మీకు ఉదాహరణగా చూపించాను కాబట్టి అది సెంట్రల్ ఫ్రీక్వెన్సీ ఈ మొత్తం విషయం ఏమిటో మరియు మనము దీన్ని ఎలా చేస్తామో చూద్దాం సరే కాబట్టి ఇది 50 Ω ఇది 50 Ω ఇది కూడా 50 Ω అని అనుకుందాం మనము దీన్ని నేరుగా కనెక్ట్ చేస్తే మరియు ఇది మంచి ఆలోచన కాదు ఎందుకంటే 50 కి సమాంతరంగా 50 నాకు 25 Ω ఇస్తుంది మరియు తరువాత ఇక్కడ కనిపించే ఇన్పుట్ ఇంపెడెన్స్ 25 Ω అవుతుంది అది నాకు VSWR 2 ఇస్తుంది సరే అంటే 11 1 పవర్ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి అది మంచి పరిష్కారం కాదు కాబట్టి ఇది ఇక్కడ ఏమిటి లంపుడ్ L మరియు C కాబట్టి మొదట మీకు చూపించడానికి ఇది ఈక్వల్ పవర్ డివైడర్ కాబట్టి మీరు చూడవచ్చు ఇండక్టర్ L1 ని ఇక్కడ నుండి ఇక్కడకు కనెక్ట్ చేయబడింది తదుపరి ఇండక్టర్ L2 ఇక్కడ నుండి ఇక్కడకు కనెక్ట్ చేయబడింది ఇది ఇప్పుడు అదే 5 nH మీరు నిజంగా ఈ పోర్ట్ మరియు ఈ పోర్ట్ మరియు ఈ పోర్ట్ మరియు ఈ పోర్ట్ మధ్య మనము ఇండక్టర్ను కనెక్ట్ చేసినట్లు చూడవచ్చు ఇప్పుడు ఈ ఇండక్టర్ ఎక్కడ నుండి వచ్చింది ఇప్పుడు మనము ఇంపిడెన్స్ మ్యాచింగ్ టెక్నిక్ గురించి ప్రస్తావించామని మీరు గుర్తు చేసుకోవాలి సరే కాబట్టి ఇంపిడెన్స్ మ్యాచింగ్ టెక్నిక్లో మనం ఏమి చేయాలో ఇప్పుడు ఊహించుకోండి మనము 50 Ω యొక్క ఇంపిడెన్స్ ను 100 Ω కు బదిలీ చేయాలి సరే కాబట్టి మీరు ఏమి చేస్తారు ఇప్పుడు ఈ సమయంలో నాకు Z0 అవసరం మనము Z ఇన్పుట్ అని చెప్పినప్పటికీ స్మిత్ చార్ట్ లో ఈ పాయింట్ వద్ద ఇంపిడెన్స్ 100 Ω గా ఉండాలని మనము కోరుకుంటున్నాము మరియు ఇది 50 కాబట్టి 50 ను 100 కి బదిలీ చేయాలి కాబట్టి మీరు ఏమి చేస్తారు మీరు ఇప్పుడు 100 తో 50 ని సాధారణీకరిస్తారు కాబట్టి 50 ఇప్పడు 0 5 కి సమానంగా ఉంటుంది స్మిత్ చార్టులో 0 5 ను గుర్తించండి ఇప్పుడు లంపుడ్ ఇంపెడెన్స్ మ్యాచింగ్ను గుర్తుచేసుకోండి కాబట్టి మీరు ఏమి చేస్తారు ఇది నార్మల్ సర్కిల్ మరియు మీరు డాటెడ్ సర్కిల్ ను గీయండి కాబట్టి 0 5 రియల్ యాక్సిస్ మీద ఉంటుంది మీరు పైకి వెళ్లండి మీరు సిరీస్లో ఒక ఇండక్టర్ను జతచేస్తున్నారు రిఫ్లెక్షన్ తీసుకోండి ఆపై షంట్లో కెపాసిటెన్స్ను జోడించండి కాబట్టి ఇది జరిగింది కాబట్టి ఇండక్టెన్స్ సిరీస్ లో మరియు కెపాసిటెన్స్ జోడించబడింది కాబట్టి ఇక్కడ నుండి ఒక ఇండక్టెన్స్ ఇక్కడ నుండి మరొక ఇండక్టెన్స్ ఇప్పుడు మీరు ఒక కెపాసిటెన్స్ మాత్రమే జతచేసినట్లు మీరు చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ నుండి గ్రౌండ్ కి ఒక కెపాసిటెన్స్ ఉంటుంది దీనికి ఒక కెపాసిటెన్స్ ఇక్కడి నుండి గ్రౌండ్ కి ఉంటుంది కాని 2 కెపాసిటెన్సులు ఇప్పుడు సమాంతరంగా ఉన్నాయి ఒకే కెపాసిటర్ ద్వారా భర్తీ చేయవచ్చు సరే కాబట్టి ఈ కెపాసిటర్ ఇక్కడ నుండి గ్రౌండ్ కి ఉంటుంది ఈ విలువలను ఉపయోగించడం ద్వారా మనకు ఏమి లభించిందో ఇప్పుడు చూద్దాం సరే కాబట్టి ఇది రిఫ్లెక్షన్ కోఎఫీషియంట్ ప్లాట్ మీరు పొందిన బ్యాండ్విడ్త్ 1 3 నుండి 1 73 వరకు ఉందని చూడవచ్చుకాబట్టి ఇది 28 బ్యాండ్విడ్త్ ఇప్పుడు మనము క్వార్టర్ వేవ్ ట్రాన్స్ఫార్మర్ ను ఉపయోగించినప్పుడు మనము దీని కంటే కొంచెం ఎక్కువ బ్యాండ్విడ్త్ పొందుతున్నాము గుర్తుకు తెచ్చుకోండి కానీ ఈ బ్యాండ్విడ్త్ కూడా అనేక అప్లికేషన్స్ కి సరిపోతుంది ఇప్పుడు నేను చెప్పదలచిన మరికొన్ని విషయాలు మీరు చూడవచ్చు S21 S31 3 dB చూడవచ్చు వాస్తవానికి ఇతర ఫలితాల కంటే ఇది నిజంగా మంచిది ఎందుకంటే ఇతర సందర్భాల్లో మనకు పొడవైన ట్రాన్స్మిషన్ లైన్ ఉంది పొడవైన ట్రాన్స్మిషన్ లైన్ అంటే లాస్సెస్ ఉంటాయి ఇక్కడ మొత్తం విషయం యొక్క మొత్తం సైజ్ కేవలం 4 కాబట్టి ఇది చాలా చిన్న చిన్న పవర్ డివైడర్ అని మీరు నిజంగా చూడవచ్చు సరే కాబట్టి ఇది 3 dB మరియు ఈ డిజైన్లన్నీ గ్లాస్ ఎపోక్సీ సబ్స్ట్రేట్ పై చేయబడతాయి కాబట్టి ఇది లాస్సీ సబ్స్ట్రేట్ కాదు ఇప్పుడు ఇక్కడ ఐసోలేషన్ రెసిస్టెన్స్ లేదు కాబట్టి మీరు ఇక్కడ ఉన్న సెంటర్ ఫ్రీక్వెన్సీ వద్ద S22 S32 6 dB అని చూడవచ్చు లేకపోతే నీలం ది S32 అని మీరు చూడవచ్చు మరియు ఇక్కడ ఈ రంగు ఇక్కడ ఉంది కానీ సెంటర్ ఫ్రీక్వెన్సీ వద్ద అవి 6 dB కాబట్టి మీరు కాంపాక్ట్ చేయగలిగే సరళమైన మార్గం ఇది ఇప్పుడు 5 నానో హెన్రీకి మరియు 5 నానో హెన్రీ కి బదులుగా మీరు ఇండక్టెన్స్ల విలువను 5 నుండి 10 కి పెంచినట్లయితే ఏమి జరుగుతుంది మరియు తదనుగుణంగా మీరు C విలువను మార్చాలి ఈ మొత్తం విషయం తక్కువ పౌనపున్యానికి మార్చబడుతుంది ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూద్దాం కాబట్టి మునుపటి సందర్భంలో మనం ఇండక్టర్ మరియు కెపాసిటర్ను ఉపయోగించవచ్చని చూశాము ఇక్కడ నేను మీకు 900 MHz వద్ద కాంపాక్ట్ పవర్ డివైడర్ డిజైన్ను చూపించాను మళ్ళీ మనము తక్కువ ఖర్చుతో కూడిన సబ్స్ట్రేట్ ను ఉపయోగించాము మరియు ఇక్కడ ఏమి జరిగింది కాబట్టి ఇది 50 Ω 50 Ω అంటే 50 Ω ఇప్పుడు ఇక్కడ ఆ సిరీస్ ఇండక్టర్ ఈ తిన్ లైన్ ద్వారా రియలైజ్ చేయబడింది మరియు అది సిరీస్ ఇండక్టర్ ఇక్కడ రియలైజ్ చేశారు మరియు ఇక్కడ ఈ కెపాసిటెన్స్ దీనిని ఉపయోగించడం ద్వారా రియలైజ్ చేయబడుతుంది మీరు ఇప్పుడు ట్రాన్స్మిషన్ లైన్ కాన్సెప్ట్ ను గుర్తుకు తెచ్చుకోవాలి కాబట్టి ఓపెన్ స్మాల్ లైన్ కెపాసిటెన్స్గా పనిచేస్తుంది మరియు ఓపెన్ స్మాల్ లైన్ కెపాసిటెన్స్గా పనిచేస్తుంది సరే కాబట్టి ఇక్కడ సిరీస్ ఇండక్టర్ 0 4 mm వెడల్పుతో రియలైజ్ చేయబడింది ఇది ఇక్కడ 0 4mm మరియు షంట్ కెపాసిటెన్స్ వెడల్పు 2 mm తో రియలైజ్ చేయబడుతుంది మొత్తం సైజ్ 21 mm మాత్రమే అని మీరు ఇప్పుడు చూడవచ్చు మరియు చిన్న సైజ్ అవసరమైతే కూడా ఇక్కడ కొంచెం బెండ్ మరియు అక్కడ కొంచెం బెండ్ ఉపయోగించవచ్చు కాబట్టి మీరు సైజ్ ని కూడా తగ్గించవచ్చు ఈ ప్రత్యేకమైన విషయం యొక్క పనితీరును చూద్దాం కాబట్టి ఇది మనము 31 బ్యాండ్విడ్త్ పొందుతున్న S11 ప్లాట్ అని మీరు చూడవచ్చు ఈ బ్యాండ్విడ్త్ ను λ 4 ట్రాన్స్ఫార్మర్తో పోల్చవచ్చు కొంచెం చిన్నది మీరు నిజంగా చూడగలిగే S21 మరియు S31 3 12 ఇది 3 3 గా ఉన్న λ 4 ట్రాన్స్ఫార్మర్ కోసం మనం పొందుతున్న దానికంటే చిన్నది మరియు S22 S33 సుమారుగా 6 dB సెంటర్ ఫ్రీక్వెన్సీ వద్ద ఉన్నందున మనము ఇక్కడ ఐసోలేషన్ రెసిస్టెన్స్ ను పెట్టలేదు కాబట్టి ఇప్పుడు మనం 2 వే అన్ఈక్వల్ పవర్ డివైడర్ ను చూద్దాం సరే ఇప్పుడు నేను స్టెప్స్ అన్నింటినీ ఇచ్చాను కాని నేను ఇక్కడ మీకు కాన్సెప్టువల్ గా చెప్పదలచుకున్నది ఇక్కడ మనం ఇన్పుట్ పవర్ P1 ను ఇస్తున్నాము అప్పుడు మనకు కావలసినది P2 x P1 మరియు P3 P1 ఉండాలి కాబట్టి మీరు రెండింటినీ జోడిస్తే మీకు P1 లభిస్తుంది అంటే ఏదైనా తిరిగి ప్రతిబింబించకూడదని మనము కోరుకుంటున్నాము మరియు ఈ ప్రత్యేకమైన ట్రాన్స్మిషన్ లైన్ నెట్వర్క్లోని పవర్ లాస్ సాధ్యమైనంత తక్కువగా ఉండాలని మనము కోరుకుంటున్నాము కాబట్టి దీని కోసం మన లక్ష్యం S11 0 కాబట్టి ఈ సమయంలో మనకు కావలసిన ఇన్పుట్ ఇంపిడెన్స్ 50 Ω గా ఉండాలి మరియు ఆ ఇన్పుట్ ఇంపిడెన్స్ Zin2 సమాంతరంగా Zin 1 చే ఇవ్వబడుతుంది కాబట్టి Zin1 అంటే ఏమిటి అంటే Zin 1Z12Z0 అది Zin 2 Z22Z0 అవుతుంది కాబట్టి మనం ఆ విలువలను ఉంచాలి మరియు ఇప్పుడు మనం వోల్టేజీల రూపంలో కూడా వ్రాయాలి కాబట్టి P1 అంటే ఏమిటి మనము ఈ వోల్టేజ్ను V0 గా నిర్వచించినట్లయితే P1 V022Z0 P2 అంటే ఏమిటి మనము ఇక్కడ నుండి లెక్కించవచ్చు కాబట్టి ఇది లాస్లెస్ లైన్ అయితే మరియు ఇది కూడా లాస్లెస్ లైన్ కాబట్టి ఈ సమయంలో P2 ను నిర్వచించవచ్చుP2V022Z¿1 P3 ఏమవుతుంది P3V022Z¿2 మరియు మీరు దీన్ని 1 -x P1 గా ఉంచండి మీరు దీన్ని x P1 గా ఉంచండి దీన్ని Z1 కోసం సింప్లిఫై చేయండి Z1Z0x గా Z2 Z01 x గా పొందుతారు కాబట్టి నేను ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ ను ఇచ్చాను అది ¼ వ వంతు పవర్ ఇక్కడకు వెళ్లాలి ¾వ వంతు పవర్ ఇక్కడకు వెళ్లాలి మీరు ఈ విలువలను సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు మనం ఏమి చూడగలం Z1 100 Ω Z2 57 7 Ω ఇది ఇక్కడ ఉంది ఇప్పుడు మీరు ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి సరి చూసుకోండి ¼ వ వంతు పవర్ అంటే తక్కువ పవర్ ఇక్కడకు వెళుతుంది కాబట్టి తక్కువ పవర్ ఇక్కడకు వెళుతోంది అంటే దీని అర్థం అధిక ఇంపెడెన్స్ అధిక ఇంపిడెన్స్ అంటే వెడల్పు తక్కువ గా ఉంటుంది కాబట్టి వెడల్పు తక్కువ గా ఉంటే తక్కువ పవర్ వెళ్తుంది ఇక్కడ ఇంపిడెన్స్ చిన్నగా ఉంటే వెడల్పు పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పవర్ వెళ్తుంది కాబట్టి పైపు యొక్క వెడల్పు ఇక్కడ చిన్నగా ఉంటే లేదా పైపు యొక్క డయామీటర్ చిన్నగా ఉంటే తక్కువ నీరు వెళ్తుంది ఈ పైపు యొక్క డయామీటర్ ఎక్కువగా ఉంటే ఎక్కువ నీరు వెళ్తుంది కాబట్టి ఇక్కడ అదే విషయం Z1 కోసం లైన్ యొక్క వెడల్పు చిన్నగా ఉంటే తక్కువ పవర్ వెళ్తుంది కాబట్టి మీరు ఈ విషయాలను ప్రాక్టీస్ చేయవచ్చు కాని ఇప్పుడు సిమ్యులేషన్ రిజల్ట్స్ ను కూడా మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి అదే డిజైన్ ను ¼ మరియు ¾ కి ఆ సిమ్యులేషన్ మనము చేసాము కాబట్టి 100 Ω వెడల్పు 1 కి అనుగుణంగా 0 4 వస్తుంది మరియు దీనికి ఇది 1 2 mm మీరు ఇది 0 4 ఇది 1 2 అని చూడవచ్చు ¼ వ వంతు పవర్ సుమారు 6 dB మరియు ¾వ వంతు పవర్ ఇక్కడ సుమారుగా ఇంత ఉంటుంది మ్యాచింగ్ చేయబడిందని మరియు ఇక్కడ వచ్చిన బ్యాండ్విడ్త్ 42 అని మీరు చూడవచ్చు మనము మీకు కొన్ని బ్రాడ్బ్యాండ్ టాపర్డ్ లైన్ పవర్ డివైడర్ విషయం కూడా చూపించగలము కాబట్టి మీరు చేసేది చాలా సులభం కాబట్టి ఇది 50 Ω మరియు ఇక్కడ కావలసినది 100 Ω కాబట్టి ఇక్కడ 100 Ω ఇంపిడెన్స్కు చెందిన వెడల్పు ఉన్న మైక్రోస్ట్రిప్ లైన్ను తీసుకోండి ఇక్కడ వెడల్పు 50 Ω కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి మనము ఏమి చేసామో మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి w 1 6 mm టాపర్డ్ 50 Ω కు 0 కాబట్టి అంతే ఇది లీనియర్ లైన్ టాపర్డ్ మరియు మనం ఇక్కడ ఏమి పొందుతామో చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఇక్కడ S21 S31 3 2 dB ని చూడవచ్చు కానీ ఇది ఇక్కడ 0 నుండి 10 GHz వరకు చూపిస్తుంది ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పరిధి కాబట్టి మీరు చూడగలిగేది అదే ఇక్కడ ఈ ప్రత్యేక విలువకు తగ్గుతుంది ఒక్కొక్కటి 5 dB ఇప్పుడు S22 S32 ఎంకాబట్టి ఈ సమయంలో అది 6 dB ఇది 10 dB కి తగ్గుతుందని మీరు చూడవచ్చు నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ మొత్తం విషయం గణనీయంగా తగ్గుతోంది దీనికి కారణం మనం లాస్సీ FR4 సబ్స్ట్రెట్ తీసుకున్నాము ఇది చాలా ఎక్కువ tan డెల్టా ను కలిగి ఉంది వాస్తవానికి ఈ ప్రత్యేకఫ్రీక్వెన్సీలో ఈ ప్రత్యేకమైన సబ్స్ట్రెట్ ని ఎప్పుడూ ఉపయోగించకూడదు సరే కాబట్టి సాధారణంగా FR4 సబ్స్ట్రేట్ మీరు 2 5 GHz మించి ఉపయోగించటానికి నేను సిఫార్సు చేయను కాబట్టి ఒక మంచి నాణ్యమైన సబ్స్ట్రేట్ ఉపయోగిస్తే ఈ తగ్గుదల చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఏమి చూస్తారు S11 S11 మీరు 17 5 dB లైన్ తీసుకుంటే 10 GHz వరకు మీరు ప్రతిదీ దాని కంటే తక్కువ విలువ అని చెప్పవచ్చు నేను 20 ని చూసినా మీరు ఇక్కడ ఈ చిన్న విషయం తప్ప ఈ మొత్తం 20 dB కంటే తక్కువ అని చూడవచ్చు నేను మీకు 2 అల్ట్రా బ్రాడ్బ్యాండ్ రెసిస్టర్ పవర్ డివైడర్ను కూడా త్వరగా చూపిస్తాను ఈ రెండు అల్ట్రా బ్రాడ్బ్యాండ్ పవర్ డివైడర్ ఏమిటి కాబట్టి మీరు ఇక్కడ ఒక 50 Ω రెసిస్టర్ను మరియు ఇక్కడ ఒక 50 Ω రెసిస్టర్ను ఉంచండి ఇది 50 50 100 50 50 100 100 100 50 కాబట్టి అది సర్క్యూట్ ఇప్పుడు మీరు దీని 0 నుండి 10 GHz యొక్క రెస్పాన్స్ ను పరిశీలిస్తే మీరు ఈ మొత్తం ఫ్రీక్వెన్సీ పరిధి లో S11 20 dB అని చూడవచ్చు సైజ్ చూడండి చాలా చిన్నదిగా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనము దానిని ఎందుకు ఉపయోగించ కూడదు దానికి కారణం మరియు మీరు 50 Ω రెసిస్టర్ 50 Ω రెసిస్టెన్స్ ఉపయోగిస్తే అప్పుడు ఇక్కడ ½ పవర్ పోతుంది ½ పవర్ ఇక్కడ కోల్పోతుంది కాబట్టి మొత్తం అప్పుడు చెప్పండి ¼ ఇక్కడకు వెళ్తుంది ¼ అక్కడకు వెళ్తుంది దీనిలో సగ భాగం ¼ మరియు ¼ కాబట్టి దీని అర్థం మీరు మొత్తాన్ని చూస్తే మొత్తం ½ పవర్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ లలో కోల్పోతుంది ¼ వంతు డెలివర్ చేయబడుతుంది ¼ వంతు డెలివర్ చేయబడుతుంది మరియు అందుకే మీరు S21 S31 6 dB అని చూస్తారు సరే కాబట్టి దీని అర్థం ¼ ఇక్కడకు వెళుతోంది ¼ ఇక్కడకు వెళుతోంది సరే కాబట్టి మీరు అదనపు పవర్ లాస్ ని పట్టించుకోని కొన్ని పరిస్థితులలో మాత్రమే మీరు ఈ రకమైన కాన్ఫిగరేషన్ను ఉపయోగించవచ్చు సరే కాబట్టి ల్యాబ్ పర్పస్ కోసం ఈ విషయాలు ఉపయోగించడం చాలా సులభం మరియు ఈ ప్రత్యేకమైన వస్తువు యొక్క ధర ఏమిటో కూడా మీరు చూడవచ్చు ఇది చాలా తక్కువ ఒక సాధారణ 50 Ω లంపుడ్ రెసిస్టర్కు 1 రూపాయి కూడా ఖర్చు చేయకపోవచ్చు కాబట్టి ఇది 1 రూపాయి మరొక 1 రూపాయి ఇది ఒక చిన్న PCB ఇది మీకు కొన్ని 10ల రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు చేయదు కాబట్టి మొత్తం వస్తువుకు చాలా తక్కువ డబ్బు ఖర్చు అవుతుంది కానీ అదే వస్తువు మీరు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటే మీకు దాదాపు 50 డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది మరియు అది చాలా ఎక్కువ అందువల్ల దయచేసి భారతదేశంలో డిజైన్ చేయడం ప్రారంభించాలని నేను నొక్కిచెప్పాను మీరు భారతదేశంలో డిజైన్ చేస్తే మనము మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని సాధించగలం మరియు మీరు ఈ వస్తువులన్నింటినీ చాలా తక్కువ ఖర్చుతో పొందవచ్చు చాలా ధన్యవాదాలు